నమస్కారం మనము చివరి తరగతిలో స్టేట్ వేరియబుల్ గురించి చర్చిస్తున్నాము మరియు మనకు ఒక n ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దానిని n ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్ గా విడదీయగలమని కూడా చూశాము ఆ తరువాత ఫస్ట్ ఆర్డర్ లో ఉన్నటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను స్టేట్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేసుకోవచ్చని కూడా మనము చర్చించాము మరియు మనము వివిధ స్టేట్ వేరియబుల్స్ ను నిర్వచించవచ్చు అలాగే స్టేట్ వేరియబుల్స్ అన్నిటినీ కలిపి స్టేట్ ఈక్వేషన్ అనే ఒక సమీకరణం గా వ్రాయగలము అలాగే మనము మ్యాట్రిక్స్ రూపంలో xt Axt Bu గా వ్రాయగల సమీకరణాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాము అవుట్పుట్ ఈక్వేషన్ కూడా మనము ఇదే పద్ధతిలో వ్రాయగలమని చర్చించాము మరియు మనము yt Cxt Du అని వ్రాయవచ్చు ఈ రోజు మనం స్టేట్ డయాగ్రమ్ గురించి చర్చిస్తాము మరియు స్టేట్ డయాగ్రమ్ కి వెళ్ళే ముందు మల్టీ వేరియబుల్ సిస్టం విషయంలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను మొదట అర్థం చేసుకుందాం అంటే మీరు సిస్టంలో మల్టీ వేరియబుల్స్ కలిగి ఉంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను మీరు ఎలా కనుగొంటారు ఇప్పుడు మల్టీ ఇన్పుట్స్ మల్టీ అవుట్ఫుట్స్ కలిగినటువంటి లీనియర్ సిస్టంకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నిర్వచనాన్ని సులభంగా ఎక్స్టెండ్ చేయగలము మరియు మీరు మల్టిపుల్ ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను కలిగి ఉన్న ఈ రకమైన సిస్టంలను మల్టీ వేరియబుల్ సిస్టమ్స్ అని పిలుస్తాము ఇప్పుడు ఒకవేళ లీనియర్ సిస్టం p ఇన్పుట్లు మరియు q అవుట్పుట్ లు కలిగి ఉంటే jth ఇన్పుట్ మరియు ith అవుట్పుట్ మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను ఇలా నిర్వచించవచ్చు GijsYiRj ఇప్పుడు ఇది ఇతర ఇన్పుట్ వేరియబుల్స్ 0 అయినప్పుడు వర్తిస్తుంది అంటే Rk0k12pk≠j అనగా మనము ఒక సమయంలో ఒక ఇన్పుట్ను మాత్రమే పరిశీలిస్తున్నాము ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను కనుగొనడంలో jth ఇన్పుట్ను కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే మీరు అన్ని ఇన్పుట్లను కన్సిడర్ చేస్తే ఇక్కడ p ఇన్పుట్లు ఉన్నాయి అనుకుంటే ఒకవేళ మీరు అన్ని ఇన్పుట్లను పరిగణనలోకి తీసుకుంటే మీరు s డొమైన్లో అవుట్పుట్ ను రూపాంతరం చెందిన అవుట్పుట్ ను ఇలా రాయగలరు YisGi1sR1sGi2sR2sG1psRps ఇప్పుడు అదే విధంగా i విలువ 1 నుండి q వరకు గల వివిధ అవుట్పుట్ లకు మీరు ఈ సమీకరణాలను వ్రాయవచ్చు మరియు మీరు కంపైల్ చేసినప్పుడు మీరు మ్యాట్రిక్స్ ఫామ్లో ఈ విధంగా వ్రాయవచ్చు Ys GsRs YsY1 Y2 Yq అనేది రూపాంతరం చెందిన q × 1 అవుట్పుట్ వెక్టార్ RsR1 R2 Rp అనేది రూపాంతరం చెందిన p × 1 ఇన్పుట్ వెక్టార్ మరియు GsG11s G12s G1ps G21s G22s G2ps ⋮⋱ Gq1s Gq2s Gqps అనేది q ×p ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ విధంగా మీరు మల్టీ అవుట్పుట్ మరియు మల్టీ ఇన్పుట్ కలిగి ఉన్న మ్యాట్రిక్స్ ను నిర్వచించగలరు ఇప్పుడు మీరు మల్టీ ఇన్పుట్ అవుట్పుట్ కలిగి ఉన్నప్పుడు అనగా మనము మల్టీవేరియబుల్ సిస్టం కలిగి ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను ఎలా కనుగొంటాం కాబట్టి ఒకవేళ మీరు ఈ బ్లాక్ డయాగ్రమ్ ను చూస్తే మీరు ఇక్కడ ఒక మల్టీ వేరియబుల్ సిస్టమ్ కలిగి ఉన్నారు ఇందులో అన్ని మల్టిపుల్ ఇన్పుట్లు r1 నుంచి ప్రారంభం అయ్యి rp వరకు మరియు అవుట్పుట్లు 1 నుండి q వరకు ఉంటాయి కాబట్టి సంక్షిప్తంగా మీరు ఇది వెక్టార్ R ను ఇన్పుట్గా మరియు వెక్టార్ Y ను అవుట్పుట్గా కలిగి ఉందని చెప్పవచ్చు ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని ఫీడ్బ్యాక్ లూప్ కలిగి ఉన్న సిస్టంకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనమని అడిగితే మల్టీ వేరియబుల్ ఇన్పుట్ విషయంలో మనము ఎలా నిర్వచించాము ఈ Rs మల్టీ వేరియబుల్ ఇన్పుట్ కాబట్టి మీరు R ను వెక్టార్ ఇన్పుట్ గా కలిగి ఉంటారు మరియు Yను q టర్మ్స్ కలిగిన వెక్టార్ అవుట్పుట్ గా కలిగి ఉంటారు ఇప్పుడు G ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి మీరు దీనిని ఈ సందర్భంలో ట్రాన్స్ఫర్ మ్యాట్రిక్స్ గా పరిగణించవచ్చు కాబట్టి మనం ఏమి వ్రాయగలం ఈ సందర్భంలో ఇది మీ ఫార్వర్డ్ పాత్ గెయిన్ మ్యాట్రిక్స్ ఇది మీ ఫీడ్బ్యాక్ పాత్ గెయిన్ మ్యాట్రిక్స్ ఇప్పుడు మీరు కనుగొంటే Ys GsUs Us Rs Bs Bs HsYs కాబట్టి మనము చర్చించిన విధంగా Y అనేది q × 1 అవుట్పుట్ వెక్టార్ U R మరియు B లు అన్నీ p × 1 వెక్టార్స్ మరియు G మరియు H లు వరుసగా q ×p మరియు p× q ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ లు ఇప్పుడు మనం చేయవలసినది ఏమిటంటే ఇంటర్మీడియట్ వేరియబుల్స్ అయిన U మరియు B లను ఎలిమినేట్ చేయడం మనము ఈ మూడు సమీకరణాల నుండి U మరియు B లను ఎలిమినేట్ చేసినప్పుడు మనము ఇలా వ్రాయగలము Ys GsRs GsHsYs ఇప్పుడు మీరు తిరిగి కంపైల్ చేసినప్పుడు YsI GsHs 1GsRsఅవుతుంది ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను మీరు YsRs M అని చెబితే MsI GsHs 1Gs కాబట్టి మల్టీ వేరియబుల్ సిస్టం విషయంలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ ను మీరు ఇలా పొందుతారు ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాము ఫార్వర్డ్ పాత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ Gs ఇవ్వబడింది అని మరియు ఫీడ్ బ్యాక్ పాత్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ H ఇవ్వబడింది అని అనుకుందాం ఇప్పుడు మనము క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ ను కనుగొనవలసి ఉంది కాబట్టి మొదట మనము 1 GsHs యొక్క విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి Gs1s1 1s 2 1s2 Hs1 0 0 1 సిస్టం యొక్క క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ ఈ క్రింది విధంగా అంచనా వేయబడుతుంది IGsHs11s1 1s 2 11s2 s2s1 1s 2 s3s2 ఇప్పుడు తర్వాత మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ ను కనుగొనవలసి ఉంది కాబట్టి మనం క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మ్యాట్రిక్స్ ను కనుగొన్నప్పుడు MsIGsHs 1Gs1∆s3s2 1s 2 s2s1 1s1 1s 2 1s2 ఇక్కడ ∆s2s1s3s22ss25s2ss1 కావున Msss1s25s23s29s4ss1s2 1s 2 3s2ss1 ఇప్పుడు మనం స్టేట్ డయాగ్రమ్ గురించి మాట్లాడుకుందాం స్టేట్ డయాగ్రమ్ అంటే ఏమిటి స్టేట్ డయాగ్రమ్ మునుపటి లెక్చర్లలో మనము చర్చించిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యొక్క పొడిగింపు తప్ప మరొకటి కాదు మరియు ఇది మనము చర్చించిన స్టేట్ ఈక్వేషన్ లను మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని చూపిస్తుంది ఎందుకంటే మీరు ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు అది మనం మాట్లాడుతున్న స్టేట్ ఈక్వేషన్ తప్ప మరొకటి కాదు కాబట్టి సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కు పొడిగింపుగా స్టేట్ ఈక్వేషన్ లను మరియు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని చూపితే అది స్టేట్ డయాగ్రమ్ అవుతుంది ఇప్పుడు స్టేట్ డయాగ్రమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది స్టేట్ ఈక్వేషన్స్ కంప్యూటర్ సిమ్యులేషన్ మరియు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ల మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ సెషన్లో మనము స్టేట్ డయాగ్రమ్ ను వివరంగా చర్చిస్తాము ప్రాథమికంగా ఇప్పటివరకు మనం చూసిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ యొక్క అన్ని నియమాలను అనుసరిస్తూ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయబడిన స్టేట్ ఈక్వేషన్ ఉపయోగించి స్టేజ్ డయాగ్రమ్ నిర్మించబడుతుంది ఇప్పుడు సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ మరియు స్టేట్ డయాగ్రమ్ మధ్య వ్యత్యాసం ఇంటిగ్రేషన్ ఆపరేషన్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ తో పోలిస్తే స్టేట్ డయాగ్రమ్ లో ఇంటిగ్రేషన్ ఆపరేషన్ మనకు కొంచెం వేరేగా ఉంటుంది ఈ సందర్భంలో మనము స్టేట్ డయాగ్రమ్ గురించి మాట్లాడేటప్పుడు మొదటగా మనము స్టేట్ డయాగ్రమ్ లో ఇంటిగ్రేషన్ ఆపరేషన్ ను ఎలా నిర్వచిస్తున్నామో చూద్దాం అక్కడ x1 మరియు x2 అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయని అనుకుందాము మరియు అవి రెండూ ఒకదానితో ఒకటి dx1dtx2t గా సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మీరు వాటిని స్టేట్ డయాగ్రమ్ లో సూచిస్తే ప్రాథమికంగా ఇది x2 అని ఇది x1 అని చెబుతారు మనము మొదట రెండు వైపులా ఇంటిగ్రేషన్ తీసుకోవాలి అప్పుడు మనము ఇలా వ్రాయగలం x1tt0tx2dτ x1 ఇప్పుడు మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆల్జీబ్రా ఇంటిగ్రేషన్ ను టైమ్ డొమైన్లో నిర్వహిస్తుందని మనకు తెలుసు కాబట్టి మనం ఏమి చేయాలి మనము రెండు వైపులా లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ను తీసుకోవాలి కావున మనం ఇలా వ్రాయవచ్చు X1sLt0tx2dτx1sL0tx2dτ 0t0x2dτx1s కాబట్టి ఇది మనము రెండు భాగాలుగా విభజించిన ఇంటిగ్రేషన్ సహాయంతో సమానంగా సూచించవచ్చు ఇప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ను మీరు చూస్తే మీరు దీనిని X1sX2s L0t0x2dτx1t0s గా వ్రాయవచ్చు మరియు విలువ t0 కు సమానం అయిప్పుడు స్టేట్ ట్రాన్సిషన్ ప్రారంభమవుతుందని ఊహించుకుంటున్నాము అనగా మనం τ t0 వద్ద ట్రాన్సిషన్ జరుపుతున్నాము అంటే x20for0τt0 దీని అర్థం ఏమిటంటే ఈ సెక్షన్ ను మీరు 0 ద్వారా రీప్లేస్ చేయవచ్చు కాబట్టి చివరకు మీకు లభించేది X1sX2sx1sτt0 ఇప్పుడు మనము ఇంతకుముందే కనుక్కున్న ఈక్వేషన్ అంటే X1sX2sx1sఅనేది అల్జీబ్రిక్ మరియు దీనిని సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ సహాయం తో రిప్రజెంట్ చేయవచ్చు మనము దీనిని ఎలా రిప్రజెంట్ చేస్తాము ఒకవేళ మనము ఈ ఫిగర్ ని గమనిస్తే మీకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి X2మరియు ఇంకొకటి X1 మరియు ఇక్కడ మనము సమ్మేషన్ చేస్తున్నాము ఇంకా ఇది సమ్మింగ్ బ్లాక్ ఈ పాయింట్ లో ఇది X2sx1అవుతుంది ఆ తర్వాత ఇది 1s తో మల్టిప్లై చేయబడింది కాబట్టి చివరిగా మీకు X2sx1s వస్తుంది ఈ ఈక్వేషన్ మనము ఇది వరకు ఇంటిగ్రేషన్ విషయంలో మనం పొందిన ఈక్వేషన్ ఆల్టర్నేటివ్ గా మీరు దీనిని తక్కువ కనెక్షన్ లతో రిప్రజెంట్ చేయవచ్చు కాబట్టి బహుశా ఈ బ్లాక్ X1ని రిప్రజెంట్ చేస్తే అప్పుడు 1sని రెండు కేసులలోనూ పెట్టొచ్చు కాబట్టి ఇక్కడ అన్నింటినీ కలిపినప్పుడు మీకు X2sx1sవస్తుంది కావున రెండు ఫిగర్ లు ఒకే ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి ఈ ఫిగర్ యొక్క అడ్వాంటేజ్ ఏమిటంటే ఇందాక మనము డిరైవ్ చేసిన ఈక్వేషన్ ని చూపించడానికి మీకు తక్కువ ఎలిమెంట్ ల అవసరం ఉంటుంది ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లను స్టేట్ డయాగ్రమ్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాము అన్నది చూద్దాము లీనియర్ సిస్టం హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో డిస్క్రైబ్ చేయబడినప్పుడు స్టేట్ డయాగ్రమ్ ఈ ఈక్వేషన్ ల సహాయంతో కన్స్ట్రక్ట్ చేయవచ్చు మనము దీనిని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుందాము అది nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయి ఉంటుంది అనుకుందాము కావున dnydtnandn 1ydtn 1a2dytdta1ytrt కాబట్టి బహుశా మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పొందారని అనుకుందాము మరియు మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని స్టేట్ డయాగ్రమ్ గా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది మనము దీనిని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ ని కొంచెం మార్చి వ్రాయాలి అలా మార్చిన ఈక్వేషన్ ని ఈ క్రింది విధంగా రాయవచ్చు dnydtn andn 1ytdtn 1 a2dytdt a1ytrt కాబట్టి మనము ఇక్కడ ఏమి చేసాము దీనిని మనము ఎడమ కాంపోనెంట్ గా ఉంచాము మరియు మిగిలిన అంతటినీ కుడి వైపుకు మార్చాము దానివలన ఈ ఈక్వేషన్ మనకు మునపటి ఈక్వేషన్ నుండి వచ్చింది మీరు ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ ని వాటి లాప్లాస్ ట్రాన్సఫార్మ్ గా రిప్రజెంట్ చేయవచ్చు అని మీకు తెలుసు కాబట్టి మనము ఏమి చేస్తాము అంటే ఈ పర్టికులర్ కంపోనెంట్ ని Rt యొక్క లాప్లాస్ ట్రాన్సఫార్మ్ తో రీప్లేస్ చేయవచ్చు కావున ఇప్పుడు మనము దాదాపు మొత్తం దీనికోసం n ఎలిమెంట్స్ కలిగి ఉన్నాము మరియు ఫోర్సింగ్ ఫంక్షన్ కుడి వైపు ఉన్నది వీటిని సాధారణంగా నోడ్ అని కన్సిడర్ చేస్తాము కాబట్టి వీటిని మీరు నోడ్ గా రిప్రజెంట్ చేసేటపుడు మీరు వీటిని ఫిగర్ లో ఎలా చూపిస్తారు మనము y ని చూస్తాము కాబట్టి ఒక నోడ్ ని Y గా ఉంచాము తరువాతిది s మరియు Y ల లబ్దం కావున మనము sY పెట్టాము ఇంకా ఇలాగే కంటిన్యూ చేస్తాము మనకు sn 1y వరకు వస్తుంది ఆ తర్వాత లాస్ట్ కంపోనెంట్ కి sny లభించింది ఆ తర్వాత R ని కలిపాము మనము ఈక్వేషన్ లో నోడ్ లుగా చూసిన అన్ని ఎలిమెంట్ లను ఇక్కడ ఉంచాము కాబట్టి siy అంటే ఏమిటి ఇది ith ఆర్డర్ డిఫరెన్షియల్ కాంపొనెంట్ అంటే diydti అనేది siy అవుతుంది nth ఆర్డర్ కాంపోనెంట్ కి sny అని రాస్తాము ఇపుడు మనము నోడ్ లను నిర్వచించాము తర్వాత లింక్ లను డిఫైన్ చేయడానికి ఈ ఈక్వేషన్ ని ఉపయోగిస్తాము కాబట్టి మనము ఇప్పుడే రిఅరేంజ్ చేసిన ఈక్వేషన్ ని చూస్తే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న కనెక్షన్ లను చూడవచ్చు మీరు ఈ పర్టికులర్ నోడ్ ను గమనిస్తే అది dnydtn ని రిప్రజెంట్ చేస్తుంది తప్ప మరొకటి కాదు అనగా దీని అర్థం ఏమిటంటే ఇది మిగిలిన అన్ని కాంపొనెంట్ ల యొక్క సమ్మేషన్ కావున rt కి అక్కడ ఎలాంటి కాంపొనెంట్ కోఎఫీసియంట్ ఉండదు కాబట్టి మీరు r ని sny కు యూనిట్ గెయిన్ తో మాత్రమే కనెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ పర్టికులర్ కాంపొనెంట్ ని చూద్దాము s డొమైన్ లో మీరు మైనస్ a1ys అని వ్రాయవచ్చు ఈ పర్టికులర్ కాంపొనెంట్ కోసం మీ కోఎఫీసియంట్ మైనస్ a1 కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు y ని sny కు మైనస్ a1 తో కనెక్ట్ చేస్తారు అదేవిధంగా దీని కోసం మీరు a2sy గా వ్రాయవచ్చు మీరు ఇక్కడ చూస్తే మరియు ఇది sny కు కోఎఫీసియంట్ మైనస్ a2 తో కనెక్ట్ చేయబడి ఉంటుంది కావున మీరు మైనస్ a2ను కనెక్షన్గా పొందారు మరియు అదేవిధంగా మీరు వాటన్నింటినీ కనెక్ట్ చేస్తారు కాబట్టి చివరకు మీకు లభించేది ఏమిటంటే sny అనేది r a1sn 1y a2sn 2y a2sy a1y అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ ఫిగర్ మనము ఇప్పుడే వ్రాసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ను సూచిస్తుంది ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకదానికొకటి ప్రక్కనే ఉన్న నోడ్లను మనము ఎలా కో రిలేట్ చేస్తాము మనము వాటిని ఎలా కనెక్ట్ చేస్తాము మనము మునుపటి సందర్భంలో చర్చించినప్పుడు x1 మరియు x2 ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చర్చించాము కాబట్టి కాంపోనెంట్ లను కనెక్ట్ చేయడంలో మనము ఇప్పుడే చర్చించిన ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాము ఒకవేళ మీరు ఈ వైపు ఉన్న కాంపోనెంట్ ను చూస్తే x2 అనేది x1 తో కనెక్ట్ చేయబడినది మీరు ఎలా కనెక్ట్ చేస్తున్నారు మీరు sy ను y కి s 1 తో మరియు y యొక్క ఇనీషియల్ కండిషన్ ys ద్వారా కనెక్ట్ చేస్తున్నారు మనము ఇప్పుడే డిరైవ్ చేసిన ఈక్వేషన్ నుండి మీరు పొందినది ఇదే ఎందుకంటే ఒకవేళ మీరు x1 ను చూస్తే x1 అనేది X2sx1s మన విషయంలో x1 అనేది y మరియు x2 అనేది sy కాబట్టి మనము ఏమి చేస్తాము మనము ఆ సమాచారాన్ని ఉపయోగిస్తాము మరియు ప్రక్కనే ఉన్న నోడ్లను కనెక్ట్ చేస్తాము ఈ విధంగా మీరు ప్రక్క ప్రక్కనే ఉన్న అన్ని నోడ్లను 1s తో కనెక్ట్ చేయవచ్చు మరియు ఇనీషియల్ కండిషన్ ని ఉంచవచ్చు ఎందుకంటే మీరు n వ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను n ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్స్ గా విభజించినప్పుడు మనము ఈ కేసులో చర్చించినట్లు మీరు ఈక్వేషన్ కలిగి ఉంటారు కాబట్టి మీరు ఈ సమీకరణాలను లాప్లేస్ డొమైన్లో పొందగలరు ఇక్కడ మీకు ప్రతి స్టేట్ వేరియబుల్కు ఇనీషియల్ కండిషన్లు ఉంటాయి కావున మనము ఆ సమాచారాన్ని ఉపయోగించుకుంటాము మరియు మనము అన్ని స్టేట్ వేరియబుల్స్ యొక్క ఇనీషియల్ కండిషన్లు ఉంచగలము మరియు వాటిని 1s తో కనెక్ట్ చేస్తాము కాబట్టి ఇది మీకు లభించే ఫైనల్ స్టేట్ డయాగ్రమ్ మరియు ఇది ఈ పర్టిక్యులర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ను సూచిస్తుంది ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ d2ydt23dytdt2ytrt ఉంది ఇప్పుడు మనము ఏమి చేస్తాము చివరి సమీకరణం యొక్క హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ ను మిగిలిన టర్మ్స్ తో సమానం చేస్తాము కాబట్టి మనం ఏమి వ్రాయగలం మనం d2ydt2 3dytdt 2ytrt అని రాయగలం కాబట్టి ఇక్కడ మనము 1 2 3 4 నోడ్లను క్రియేట్ చేస్తాము ఈ నోడ్ ప్రాథమికంగా మీకు మంచి స్పష్టత ఇవ్వడానికి ఎక్స్టెండ్ చేయబడినది కాబట్టి మీరు యూనిట్ గెయిన్ తో y ని కలపవచ్చు తద్వారా మీరు స్టేట్ డయాగ్రమ్ నుండి స్పష్టమైన అవగాహన పొందవచ్చు కావున మనము ఈ నాలుగు నోడ్స్ కలిపాము ఒకటి R రెండవది y కాబట్టి మీరు Yతో రీప్లేస్ చేస్తారు మూడవది dytdt కావున Syతో రీప్లేస్ చేస్తారు మరియు d2y dt2 మీరు s2Yతో రీప్లేస్ చేస్తారు ఇప్పుడు మనము ఇంతకు ముందు ఏ విధానాన్ని అనుసరించామో ఆ విధానాన్ని ఉపయోగిస్తాము కాబట్టి y అనేది s2Y తో 2 కోఎఫీసియంట్ గా జత చేయబడుతుంది కాబట్టి 2 ను కోఎఫీసియంట్ గా కలిగి ఉన్నాము dydt ని s2Y తో కలపడానికి మీరు 3 తో మల్టీప్లై చేయాలి మనకు ఈ రెండు కనెక్షన్లు లభించాయి మరియు r అనేది 1 ను కోఎఫీసియంట్ వలె కలిగి ఉంటుంది కాబట్టి r అనేది s2Y కు గెయిన్ 1 తో కనెక్ట్ చేయబడి ఉంటుంది ఇప్పుడు మనం ఏమి చేస్తాం మనము చర్చించిన ఇంటిగ్రేషన్ ఫంక్షన్ సహాయంతో ఈ రెండు నోడ్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తాము మనము 1s తో కనెక్ట్ చేస్తాము s2Y అనేది 1s తో sY కు కనెక్ట్ అవుతుంది దానితోపాటు మీరు కలిగి ఉన్న ఇనిషియల్ కండిషన్ y1s కలపబడుతుంది ఆపై y కోసం మనము ఇనిషియల్ కండిషన్ గా ys కలిగి ఉన్నాము చివరకు మీరు స్లైడ్లో చూపిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం మీరు స్టేట్ డయాగ్రమ్ ను పొందుతారు ఇప్పుడు తదుపరి ప్రశ్న స్టేట్ డయాగ్రమ్ నుండి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను కనుగొనమని అడిగినప్పుడు వస్తుంది మీరు ఏమి చేస్తారు కాబట్టి ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది గెయిన్ సూత్రాన్ని ఉపయోగించి మరియు అన్ని ఇతర ఇన్పుట్లను మరియు ఇనిషియల్ కండిషన్లను 0 గా సెట్ చేయడం ద్వారా స్టేట్ డయాగ్రమ్ నుండి పొందబడుతుంది కాబట్టి మనం ఏమి చేస్తాము మనము ఇనిషియల్ కండిషన్లను 0 కి సెట్ చేస్తాము మరియు తరువాత ఇన్పుట్ ను అవుట్పుట్ కు సమానం చేస్తాము కావున గెయిన్ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా R మరియు Ys పొందబడతాయి కాబట్టి మనం ఏమి చేస్తాము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ YR1s23s2అవుతుంది కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగిస్తున్నాము దీనిలో మనము ప్రధానంగా స్టేట్ డయాగ్రమ్ గురించి చర్చించాము ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్లో స్టేట్ ఈక్వేషన్ లను తెలుసుకోవడానికి మనము స్టేట్ డయాగ్రమ్ ను ఎలా ఉపయోగిస్తామో చూద్దాం ధన్యవాదాలు